ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ మరియు డిజైన్ యొక్క మాడ్యూల్ 10 కు స్వాగతం చివరి మాడ్యూల్స్ 8 మరియు 9 లలో మనము ఆబ్జెక్ట్ మోడల్స్ యొక్క ప్రధాన అంశాల గురించి చర్చిస్తున్నాము రూపకల్పన చేయవలసిన ఆబ్జెక్ట్ మోడల్స్ సంగ్రహణ ఎన్కప్సులేషన్ మాడ్యులారిటీ మరియు సోపానక్రమంabstraction encapsulation modularity and hierarchy యొక్క 4 ప్రధాన అంశాలను పరిగణించాల్సిన అవసరం ఉందని మనము చూశాము మనము సంగ్రహణ మరియు సోపానక్రమం గురించి మాట్లాడేటప్పుడు అవి వ్యవస్థలోని రూపకల్పన యొక్క అంశాలతో సంబంధం కలిగి ఉంటాయి మరియు అవి అమలు ఎలా జరుగుతుందో మరియు కోడ్ మరియు విభిన్న మాడ్యూల్స్ ఎలా నిర్వహించబడుతున్నాయో కూడా గట్టిగా సంబంధం కలిగి ఉంటాయి మనము దానిని కొనసాగిస్తాము మరియు ఆబ్జెక్ట్ మోడల్స్ యొక్క అంశాలపై ఈ రోజు ముగించాలనుకుంటున్నాము మరియు ఈ రోజు మనం ప్రత్యేకంగా 3 చిన్న అంశాల గురించి చర్చిస్తాము ఇవి ఆబ్జెక్ట్ మోడల్లో ఉపయోగకరమైన అంశాలు కాని కొన్ని సిస్టమ్ అవసరాలు మరియు డిజైనర్ యొక్క నైపుణ్యాన్ని బట్టి ఇవి అవసరం లేదు ఈ అంశాలు పరిగణించబడతాయి ఇందులో టైపింగ్ సమ్మతి మరియు నిలకడtyping concurrency and persistence ఉంటాయి ఇది మాడ్యూల్ రూపురేఖ ఇది ప్రతి స్లయిడ్ యొక్క ఎడమ వైపున అందుబాటులో ఉంటుంది కాబట్టి మనకు ఇది ఆబ్జెక్ట్ మోడల్ యొక్క మూలకాల యొక్క సందర్భం మాత్రమే మీ రీక్యాప్ కోసం మనము ఇప్పటికే టాప్ 4 ని చేసాము మనము దిగువ 3 చేస్తున్నాము కాబట్టి మనము వ్యవహరించే మొదటి మూలకం చిన్న మూలకాన్ని టైపింగ్ అంటారు మీరందరూ సి లేదా C లేదా జావా లేదా పైథాన్లోC or C or java or python కొంత ప్రోగ్రామింగ్ చేశారని ఖచ్చితంగా అనుకుంటున్నాను మీరు ఒక విలువను లేదా పార్శ్వాన్ని ఉపయోగించాల్సిన అవసరం వచ్చినప్పుడు లేదా మీరు వేరియబుల్ ఉపయోగించాల్సినప్పుడు దానితో సంబంధం ఉన్న కొన్ని రకాలు ఉన్నాయని మీకు తెలుసు కాబట్టి నేను వేరియబుల్ x గురించి మాట్లాడుతున్నానని చెబితే దానిలో ఎలాంటి విలువ ఉందో నాకు చాలా మందికి తెలియదు లేదా నేను 2 3 గురించి మాట్లాడితే అది ఫ్లోటింగ్ పాయింట్ సంఖ్య కాదా అది ఎన్ని బిట్స్ అని అర్థం చేసుకోవాలి ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు మొదలైనవి మరియు వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు విషయాలు చాలా క్లిష్టంగా ఉంటాయి ఇవి సాధారణ ఆదిమ రకాలైన విలువలు కాని అవి వాటి కూర్పు ఇవి అనేక స్వతంత్ర విలువ వస్తువుల సేకరణ కాబట్టి రకం అనేది ఒక వస్తువు ఎలా ప్రవర్తించాలో నిర్వచించే ప్రధాన భావన కాబట్టి అధికారిక పరంగా టైపింగ్ అనేది ఒక వస్తువు యొక్క క్లాస్ యొక్క అమలు కాబట్టి టైపింగ్ నాకు ఆబ్జెక్ట్ యొక్క క్లాస్ తెలిస్తే లేదా ఆబ్జెక్ట్ యొక్క రకాన్ని నాకు తెలిస్తే ఆ భావన లేదా ఆ రకమైన క్లాస్ యొక్క షరతులు లేదా అడ్డంకులు ఆబ్జెక్ట్ ఉపయోగించినప్పుడు అమలు అవుతాయని నిర్ధారిస్తుంది కాబట్టి ఇది వేర్వేరు ఆబ్జెక్ట్ రకాల కోసం పరస్పరం మార్చుకోకపోవచ్చు మరియు అప్పుడప్పుడు కొన్ని పరిమితం చేయబడిన మార్గాల్లో పరస్పరం మార్చుకుంటే అది ముందే నిర్వచించిన కొన్ని నియమాలను అనుసరిస్తుంది సరళంగా చెప్పాలంటే సి లో నాకు 2 వేరియబుల్స్ ఉంటే x ఒక పూర్ణాంక వేరియబుల్ను సూచిస్తుంది ఇది పూర్ణాంక విలువను కలిగి ఉంటుంది మరియు p అక్షరానికి సూచించే సి ప్రాతినిధ్యం వహిస్తుంది ఇది బహుశా సి స్ట్రింగ్ అని అర్ధం అవుతుంది అప్పుడు మనము వాటిని సాధారణంగా మార్చుకోలేని పద్ధతిలో ఉపయోగించలేము దానికి పూర్ణాంక విలువను జోడించడానికి నేను పూర్ణాంక విలువను ఉపయోగించగలను నాకు పాయింటర్ ఉంటే నేను మరొక పాయింటర్ తీసుకొని ఈ 2 పాయింటర్లను జోడించలేను కానీ మళ్ళీ నేను ఒక పూర్ణాంకాన్ని తీసుకొని పాయింటర్కు జోడించగలను కాబట్టి ఈ ప్రవర్తన యొక్క విభిన్న పరిమితులన్నీ వస్తువు యొక్క రకాన్ని బట్టి ఉత్పన్నమవుతాయి మరియు విధించబడతాయి కాబట్టి మీకు నేపథ్యం ఇవ్వడానికి మరియు లోతుగా మాట్లాడటానికి మాకు తగినంత సమయం ఉండదు రకం ప్రాథమికంగా ADT లు లేదా నైరూప్య డేటా రకాలు ఇది ప్రోగ్రామింగ్ సిస్టమ్స్లో ఒక రకమైన అభివృద్ధి ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ పారాడిగ్మ్ ఆధిపత్యం చెలాయించటానికి ముందే జరుగుతుంది ఇది నైరూప్య డేటా రకాలు మనం ఏ రకం గురించి మాట్లాడుతుంటే అప్పుడు మీరు ప్రాథమికంగా 3 విభిన్న భాగాలను కలిగి ఉండాలి కాబట్టి ఒక ADT కోసం మీరు విలువల డొమైన్ గురించి మాట్లాడుతారు మీరు కార్యకలాపాల గురించి మాట్లాడుతారు మరియు మీరు సిద్ధాంతాలు అని పిలుస్తారు కాబట్టి డొమైన్ ఒక నిర్దిష్ట రకం యొక్క వేరియబుల్ తీసుకోగల మొత్తం విలువల సమితిని చెబుతుంది కాబట్టి డొమైన్లో 1 బైట్ సంతకం చేయని పూర్ణాంకం 0 నుండి 255 వరకు వెళ్లే విలువల సమితి అని నేను మాట్లాడుతుంటే ఆ విలువతో నేను ఏమి చేయగలను అని ఆపరేషన్లు చెబుతున్నాయి కాబట్టి మనం పూర్ణాంకాల గురించి మాట్లాడుతున్నామో మనకు తెలుసు అప్పుడు నేను పూర్ణాంకాన్ని జోడించగలను నేను పూర్ణాంకాన్ని గుణించగలను నేను జోడించినప్పుడు ఆపరేషన్ చాలా నిర్దిష్ట అర్ధాన్ని కలిగి ఉంటుంది ఉదాహరణకు నేను ఒక సంతకం చేయని పూర్ణాంకంతో మాత్రమే పనిచేస్తుంటే అలాంటి రెండు పూర్ణాంకాల కలయిక 255 కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా నా డొమైన్ దీనికి మద్దతు ఇవ్వదు నేను ఆ విలువను కలిగి ఉండలేను మరియు మనకు విలువలు చుట్టుముట్టాయని మనము చెప్పాము మరియు నేను 256 255 తో 1 ని జతచేస్తే అది 1 బైట్ సంతకం చేయని అతి పెద్ద విలువ అప్పుడు ఫలితం 256 కాదు కానీ ఫలితం 0 అవుతుంది కాబట్టి ఇవి విభిన్నమైన ఆపరేషన్లు అని నిర్వచించబడ్డాయి మరియు చివరకు ఈ వేర్వేరు కార్యకలాపాలు తమ మధ్య ఎలా పరస్పరం కలిసిపోతాయో చెప్పవచ్చు ఉదాహరణకు నేను సంతకం చేయని 1 బిట్ బైట్ పూర్ణాంకానికి ఒకదాన్ని పూర్ణాంకానికి జోడిస్తే నేను దానికి 1 ని జోడించి ఆపై 1 ఫారమ్ను తీసివేస్తే అసలు ఫలితాన్ని పొందాలి కాబట్టి x 1 1 నాకు x ఇవ్వవలసిన రూపంలో ఒక సిద్ధాంతం ఉండవచ్చు 1 తో 255 ను జతచేస్తుంటే నేను మాట్లాడిన తక్షణ ఉదాహరణ x యొక్క విలువ 1 అయితే నేను 255 అయితే ఓవర్ఫ్లో వాడకం ద్వారా x 1 0 అవుతుంది ఇప్పుడు నేను 1 నుండి 0 ను తీసివేసినప్పుడు విలువ అండర్ఫ్లో నియమం ప్రకారం 255 గా ఉండాలి కాబట్టి ఇది ఓవర్ఫ్లో నియమం ఈ నియమాలు సుష్టమైతే తప్ప ఇది అండర్ఫ్లో నియమాన్ని ప్రభావితం చేస్తుంది ఈ చర్య మంచిగా పనిచేయదు ఓవర్ఫ్లో అనుమతించబడి ఉండవచ్చు కానీ అండర్ఫ్లో విలువను మార్చదు అప్పుడు ఈ సిద్ధాంతం విఫలమవుతుంది కాబట్టి నైరూప్య డేటా టైపింగ్ అనేది ఒక రకం ఎలా పనిచేయాలి అనేదానిపై సైద్ధాంతిక అధికారిక పదాలపై మీకు మరింత చెప్పే భావన మరియు సంవత్సరాలుగా ఇది అనేక డిజైన్లలో ఉపయోగించబడింది ప్రోగ్రామింగ్ భాషలు ప్రోగ్రామర్లకు ఇది తక్కువ మరియు తక్కువ ప్రత్యక్షంగా ఉపయోగపడేదిగా మారింది ఎందుకంటే మనము ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ యొక్క యంత్రాంగాన్ని అభివృద్ధి చేశాము ఇక్కడ నైరూప్య డేటా రకాలను లేదా టైపింగ్ను ఉపయోగించడం అండర్లైన్ సూత్రాలను అండర్లైన్ సూత్రాలను ఇస్తుంది దీనిపై ఈ సిద్ధాంతాలన్నీ నిర్ధారిస్తాయి మరియు మీరు చేయరు నిజంగా దాని గురించి స్పష్టంగా తెలుసుకోవాలి లేదా మాట్లాడాలి కాబట్టి ఈ లక్షణాల గురించి మనం చూసిన నిర్మాణ మరియు ప్రవర్తనా లక్షణాల యొక్క ఖచ్చితమైన లక్షణం రకం అంటే ప్రాథమికంగా గుణాలు మరియు పద్ధతులు మరియు ఇది ఆ రకమైన అన్ని ఎంటిటీలు పంచుకునే లక్షణాల గురించి మాట్లాడుతుంది మరియు ప్రస్తుత కోర్సులో మనము క్లాస్ యొక్క భావనను అదే సందర్భంలో ఉపయోగిస్తున్నామని స్పష్టం చేయడానికి దయచేసి మనము రకాన్ని మరియు తరగతిని పరస్పరం మార్చుకుంటాము సాధారణంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ థియరీ లేదా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ సిద్ధాంతంలో అవి సారూప్యమైనవి కాని సరిగ్గా ఒకేలా ఉండవు కాని మనము వాటిని ఈ కోర్సులో ఒకే విధంగా చూస్తాము కాబట్టి ఇది మా OOAD పుస్తకం నుండి చాలా మంచి కార్టూన్ టైప్ అసమతుల్యత ఉంటే రెండూ 3 అని మనం చూడవచ్చు కాని ఈ వ్యక్తి 3 ఆకారాన్ని మరొకదానికి సరిపోయేలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు అందువల్ల మీ రకాలు వేరియబుల్స్ మధ్య సరిపోలనప్పుడు మరియు మనము దానితో ఏదైనా చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏమి జరుగుతుంది ఖచ్చితంగా మనము సి నుండి వస్తున్నట్లయితే మరియు మీరు C లేదా జావాలోకి వెళుతున్నప్పుడు అనేక రకాలైన రకాలు గణనీయంగా బహిర్గతమయ్యాయి భాషలో ఇవ్వబడిన అనేక అంతర్నిర్మిత రకాలు లేదా ఆదిమ రకాలు ఉన్నాయి మరియు సి లో స్ట్రక్ట్ లేదా సి లో సి లేదా C లోC or struct or union in C or in C మీకు కొన్ని బిల్డర్లు ఉన్నారు మీకు స్ట్రక్ట్ యూనియన్ క్లాస్struct union class ఈ విభిన్న రకాలు ఉన్నాయి వీటిని కొత్త యూజర్ నిర్వచించిన రకాలను నిర్వచించటానికి మాకు వీలు కల్పిస్తుంది C లో ఉదాహరణకు udts యొక్క కొన్ని ఉదాహరణలు మీరు సంక్లిష్ట సంఖ్యలstruct union class యొక్క సంక్లిష్ట తరగతిని తయారు చేయవచ్చు ఇది ఖచ్చితంగా 2 పూర్ణాంకాలను జోడించడానికి మీరు ఉపయోగించే అల్గోరిథం కంటే అదనంగా వివిధ రకాల అల్గోరిథంలను కలిగి ఉంటుంది ఇది సంక్లిష్ట సంఖ్య యొక్క మాడ్యులస్ తీసుకోవడం వంటి కొత్త కార్యకలాపాలను కూడా కలిగి ఉంటుంది మనం వెక్టర్ రకాలను చేయవచ్చు మనకు స్ట్రింగ్ రకాలను కలిగి ఉండవచ్చు మరియు మన LMS ఉదాహరణను తిరిగి సూచిస్తే ఇవి ప్రాథమికంగా మన LMS ఉదాహరణ నుండి సాధ్యమే కార్యనిర్వాహకుల కోసం ఉద్యోగి కోసం సీసం కోసం సెలవు కోసం కారణ సెలవు కోసం రకాలను లేదా తరగతిని నిర్వచించండి కాబట్టి ఇవి మనం చదివే వివిధ రకాల రకాలు ఇప్పుడు మనకు అవసరం ప్రోగ్రామింగ్ భాష యొక్క రకాన్ని పరిశీలించాలనుకుంటున్నాము ఈ ప్రత్యేకమైన శీర్షికలో కొంచెం సరదాగా ఉంటుంది పదం రకం అంటే ప్రోగ్రామింగ్ భాషలు లేదా ప్రోగ్రామింగ్ భాష యొక్క డేటా రకం అంటే మీరు ఏ విధంగానైనా ఉహించవచ్చు కాబట్టి సాధారణంగా ప్రోగ్రామింగ్ భాషలను 2 వర్గాలుగా వర్గీకరిస్తారు ఇవి బలంగా స్థిరంగా టైప్ చేయబడినవి లేదా డైనమిక్ టైప్ చేయబడ్డాయి స్థిరంగా టైప్ చేసిన భాష స్టాటిక్ బైండింగ్ లేదా ప్రారంభ బైండింగ్ను ఉపయోగిస్తుంది డైనమిక్గా టైప్ చేసిన బైండింగ్ డైనమిక్ బైండింగ్ లేదా లేట్ బైండింగ్ను ఉపయోగిస్తుంది ఖచ్చితమైన సరళమైన పరంగా దీని అర్థం ఈ 2 స్టేట్మెంట్లపై దృష్టి పెట్టడం మనము రకం గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనకు సందర్భం వేరియబుల్ మరియు వేరియబుల్లో ఉండే విలువ నా భాష స్థిరంగా టైప్ చేయబడితే ఆ వేరియబుల్తో అనుబంధించబడుతుంది కాబట్టి వేరియబుల్కు ఒక రకం ఉందని మరియు ప్రోగ్రామ్ మరియు కంపైలర్ రాసే సమయంలో మీరు నిర్వచించేది ఇది కంపైల్ చేసేటప్పుడు ఇది ఆ వేరియబుల్ యొక్క రకం అని నిర్ణయిస్తుంది మరియు ప్రతి సందర్భంలోనూ ఆ రకాన్ని అమలు చేస్తుంది కాబట్టి రకం వేరియబుల్తో ముడిపడి ఉంది ఇది కంపైల్ సమయంలోనే మీరు దీనిని పిలుస్తారు కాబట్టి ఇవి మీ ప్రోగ్రామ్ యొక్క రకాలను ధృవీకరించే ప్రక్రియ కంపైలర్ పనిచేస్తున్న ప్రోగ్రామ్ యొక్క టెక్స్ట్ యొక్క విశ్లేషణపై ఆధారపడి ఉంటుంది డేటా లేదు మరియు కనుక ఇది స్థిరంగా టైప్ చేయబడింది కాబట్టి నేను సి యొక్క ఈ సరళమైన ఉదాహరణను పరిశీలిస్తే నేను పూర్ణాంక రకం యొక్క 2 వేరియబుల్స్ ఐవల్ డబుల్ రకం యొక్క డ్వల్ ను నిర్వచించినట్లయితే మీ అందరికీ తెలుస్తుంది అప్పుడు రకం ఈ వేరియబుల్స్తో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి నేను చేయకూడని కొన్ని పనులను ప్రారంభించినప్పుడు నేను డబుల్ విలువను తీసుకొని ఐవల్కు పెట్టడానికి ప్రయత్నిస్తాను వేరియబుల్ యొక్క రకం ఇప్పటికీ పూర్ణాంకంగా ఉంటుంది కాబట్టి ఈ నియామకాన్ని సాధ్యం చేయడానికి కంపైలర్ ఏమి చేస్తుంది అది 2 పనులు చేయగలదు 1 అది అనుమతించకపోవచ్చు కొన్ని భాష ఖచ్చితంగా అనుమతించదు లేదా సి లేదా C వంటి కొన్ని భాషలు అవ్యక్త మార్పిడిని అనుమతిస్తాయి ఐవల్ పూర్ణాంకం ఒక మార్పిడి చేస్తుందని తెలుసుకోవడం 3 6 ను డబుల్ విలువగా తీసుకుంటుంది ఈ సందర్భంలో ఇది కత్తిరించబడుతుంది 3 6 పాయింట్ 6 భాగం ఇప్పుడే విసిరివేయబడుతుంది మరియు 3 వాస్తవానికి ఐవల్కు కేటాయించబడుతుంది నేను ఇతర పని చేస్తే ఇలాంటివి జరుగుతాయి 2 dual కు కేటాయించినప్పుడు 2 0 అవుతుంది దీనికి విరుద్ధంగా డైనమిక్గా టైప్ చేసిన భాషను ఉపయోగిస్తే కోడ్ యొక్క స్వభావం చాలా పోలి ఉంటుంది కోడ్ పైథాన్లో వ్రాయబడినది మరియు ముఖ్యమైన కమిషన్ వేరియబుల్ పేర్ల కోసం ఈ ముందే నిర్వచించిన రకాలు ఇప్పుడు మనము ఏదీ అందించము కాబట్టి ఇప్పుడు రకం విలువతో ముడిపడి ఉందని మనము ఏమి చెప్తాము కాబట్టి ఇది సంకలనం సమయంలో నిర్ణయించబడదు ఇది డైనమిక్ టైమింగ్ వద్ద అమలు సమయంలో నిర్ణయించబడుతుంది కాబట్టి మీరు విలువ 2 గా ఉన్న విలువను చూస్తారు విలువ ఒక పూర్ణాంక రకం అని మీరు ఉహించుకుంటారు మరియు మీరు దానిని ఐవల్కు కేటాయించినందున కాబట్టి ఇది పూర్ణాంక రకానికి చెందినదని మీరు ఉహించుకోండి మరియు మీరు ఈ నియామకాన్ని చేస్తున్నందున మీరు దీన్ని ఉహించుకోండి ఈ ఐవల్ పై పూర్ణాంక రకం కాబట్టి ival int అని మీరు అంటున్నారు కానీ తరువాతి సమయంలో ఇక్కడ చెప్పండి ఇవన్నీ పైథాన్ లోని సూచనల క్రమం కాబట్టి తరువాతి సమయంలో నేను 3 6 ను కేటాయించటానికి ఎంచుకుంటాను 3 6 సహజంగా రకాన్ని కలిగి ఉంటుంది ఇది డబుల్ లేదా ఫ్లోటింగ్ పాయింట్ కాబట్టి నేను ఈ నియామకాన్ని చేసినప్పుడు ఏమి జరుగుతుంది ఈ రకాన్ని ఐవల్కు ఉంచారు కాబట్టి ఐవల్ డబుల్ టైప్ వేరియబుల్ అవుతుంది మరియు ఇది ఆదిమ రకానికి మాత్రమే పరిమితం కాదు పైథాన్ వేర్వేరు పైథాన్ తరగతులను అనుమతించే వివిధ వినియోగదారు నిర్వచించిన రకానికి కూడా ఇది విస్తరిస్తుంది కాబట్టి పైథాన్లో వేరియబుల్ రకం ఆ వేరియబుల్కు చివరిగా కేటాయించిన విలువ రకం మరియు ఆ రకం నిర్వహించబడుతుంది కాబట్టి స్టాటిక్ కేసులో ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్లలోని తేడా ఏమిటంటే ఇది వేరియబుల్తో ముడిపడి ఉంది డైనమిక్ సందర్భంలో ఇది విలువలతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఇది డైనమిక్ మరియు స్టాటిక్ మధ్య ప్రాథమిక వ్యత్యాసం మరియు ఇది చాలా పరిణామాలకు దారితీస్తుంది ఎందుకంటే మీరు ఒక భాషను స్థిరంగా టైప్ చేయగలిగితే మీకు లభించే ప్రయోజనం ఏమిటంటే మీరు కంపైల్ సమయాన్ని జోడించవచ్చు ఈ సంభావ్యత తప్పు అని మీరు చెప్పగలరు బహుశా తప్పు అప్పగించడం లేదా ఇది బహుశా తప్పు పిలుపు దీనికి విరుద్ధంగా దాని డైనమిక్గా టైప్ చేస్తే మీరు చెప్పలేరు కాని మనము చుట్టూ తిరిగే వివిధ రకాల వస్తువులను ఉపయోగించబోతున్నప్పుడు వివిధ సోపానక్రమాలలో వివిధ రకాల వస్తువులు మనము ఇంతకుముందు మాట్లాడిన వాహన సోపానక్రమం గుర్తుచేసుకుంటే ఒక వాహనం భూమి నీరు గాలి భూమి వాహనం కారు లేదా బస్సు కావచ్చు ఇప్పుడు నేను ఒక వాహనం యొక్క ఉదాహరణను పొందినట్లయితే అది కారు లేదా ఓడ కాదా అని నాకు తెలియదు లేదా అది ఒక విమానం లేదా టిన్ వాస్తవానికి ఏమిటో కాబట్టి నేను ఎలాంటి ఆపరేషన్లను అనుమతించాలో నిర్ణయించడానికి స్టాటిక్ సమయంలో ముగించడం చాలా కష్టం ఇది కారు అయితే దానిలో ఎన్ని చక్రాలు ఉన్నాయో నేను అడగాలి కానీ అది ఓడ అయితే దాని ప్రొపెల్లర్లో ఎన్ని వేర్వేరు భాగాలు ఉన్నాయో నేను అనుమతించాలి కాబట్టి మెరుగైన ప్రోగ్రామ్ భద్రత కోసం నేను స్టాటిక్ టైపింగ్ చేయాలనుకుంటున్నారా లేదా మంచి వశ్యత మరియు మరింత ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ కోసం డైనమిక్ టైపింగ్ చేయాలనుకుంటున్నారా అనే దాని మధ్య ఎల్లప్పుడూ వర్తకం ఉంటుంది కాబట్టి మనం ఉపయోగించాలనుకునే మరింత సాధారణ భాషలను పరిశీలించడానికి ప్రయత్నిస్తే ఏమి జరుగుతుంది సి ఖచ్చితంగా బలంగా స్థిరంగా టైప్ చేయబడింది C మరియు జావాలో ప్రతిదీ స్థిరమైన సమయంగా జరుగుతుంది అయితే C మరియు జావా కూడా పాలిమార్ఫిజం అని పిలువబడే ఒక యంత్రాంగం ద్వారా డైనమిక్ టైపింగ్లో కొంత భాగానికి మద్దతు ఇస్తాయి మరియు ఆబ్జెక్ట్ ఓరియంటేషన్కు మద్దతు ఇవ్వడానికి ఇది చాలా బలమైన హ్యాండిల్గా మారుతుంది కాబట్టి C జావా భాషగా క్రాస్ టైప్ చేయబడినది కాని అవి కొన్ని డైనమిక్ టైపింగ్కు కూడా మద్దతు ఇస్తాయి అయితే పైథాన్ వంటి భాషలను చూస్తే అవి డైనమిక్గా టైప్ చేయబడతాయి పైథాన్లో స్టాటిక్ టైపింగ్ లేదు కాబట్టి ప్రోగ్రామింగ్ భాషలను చూడటానికి ఇది ఒక మార్గం మరియు ఆబ్జెక్ట్ మోడల్స్ యొక్క ఈ చిన్న టైపింగ్ ఎలిమెంట్ను భాషా లక్షణంతో సంబంధం కలిగి ఉండటానికి ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే మీరు చివరకు డిజైన్ చివరిలో మీ ప్రోగ్రామింగ్ భాషను ఎంచుకున్నప్పుడు OOP ప్రోగ్రామింగ్ భాష మరియు మీ డిజైన్ను మీ తరగతులు సోపానక్రమాలు ఎన్క్యాప్సులేషన్నుhierarchies encapsulation ఆ భాషా కోడ్లోకి మార్చాలనుకుంటే మీరు భాష నుండి ఎలాంటి మద్దతు పొందవచ్చో అర్థం చేసుకోవాలి ప్రోగ్రామింగ్ భాషల యొక్క మరొక రకమైన టైపింగ్ లేదా వర్గీకరణ ఉంది ఇది సాధారణంగా టైప్ చేయబడిన బలహీనంగా టైప్ చేసిన మరియు అన్ టైప్ చేసిన వాటి మధ్య ఉంటుంది గట్టిగా టైప్ చేసిన భాష మీరు ఉపయోగించే ఏదైనా ఒక రకాన్ని కలిగి ఉండాలి మరియు ఆ రకం చాలా కఠినంగా ఉండాలి కాబట్టి టైప్ చేసే లోపాలు రన్టైమ్లో నిరోధించబడతాయి ఎందుకంటే రకం పూర్తిగా తెలిసి ఉంటే మరియు పూర్తిగా తగ్గించగలిగితే మాత్రమే మీరు విషయాలు జరిగేలా అనుమతిస్తారు మీరు చాలా తక్కువ అవ్యక్త మార్పిడిని అనుమతించరు లేదా అనుమతించరు కాబట్టి మీరు పూర్ణాంకానికి బదులుగా డబుల్ వాడటానికి అనుమతించరు తద్వారా మీరు సరైన వాడకం స్థానంలో సరైన రకం విలువను ఎల్లప్పుడూ ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి మరియు ఖచ్చితంగా బలమైన టైపింగ్ తరచుగా స్టాటిక్ టైపింగ్ మెకానిజమ్లను ఉపయోగించదు ఎందుకంటే స్థిరంగా మీకు విలువ యొక్క రకాన్ని ఎప్పటికి తెలియదు కాబట్టి పైథాన్ వంటి భాషలు చాలా బలమైన రకాన్ని కలిగి ఉన్నాయని తేలింది సి కూడా బలమైన టైపింగ్ తర్వాత ఒక సూత్రం కానీ మీరు అర్థం చేసుకున్నట్లుగా సి సబ్యూమ్స్ క్షమించండి C బలమైన టైపింగ్ కలిగి ఉంది మరియు C కూడా బలహీనంగా టైప్ చేసిన సి మొత్తాన్ని ఉపశమనం చేస్తుంది అవ్యక్త మార్పిడికి ఇది చాలా అవకాశాలను కలిగి ఉంది ఇది స్పష్టంగా నిర్దిష్ట శూన్యమైన స్టార్ రకమైన పాయింటర్ను అందించింది ఇది వేర్వేరు నిర్దిష్ట ప్రోగ్రామింగ్ పరిస్థితులను జాగ్రత్తగా చూసుకోవడానికి ఏ రకమైన పాయింటర్ కాదు కాబట్టి అవి వాస్తవానికి C ను బలహీనంగా టైప్ చేస్తాయి ఇక్కడ మీరు సి లో చేయగలిగే పనులను చేయవచ్చు కానీ మీరు మీ వ్యక్తిగత స్థాయిలో లేదా సంస్థాగత స్థాయిలో ఒక విధానం చేస్తే మీరు మార్గదర్శకం చేస్తే మీరు C యొక్క స్వచ్ఛమైన రూపాన్ని మాత్రమే ఉపయోగిస్తారు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ మరియు బలమైన టైప్ చేసిన భాగం C మీరు ఇప్పటికీ అన్ని ప్రోగ్రామింగ్లను చేయగలుగుతారు అయితే దాన్ని ఉపయోగించడంలో మీకు కొంత నైపుణ్యం అవసరం మరియు అప్రమేయంగా సి మీకు అందించే బలహీనంగా టైప్ చేసిన అన్ని నమూనాలను మీరు వదలాలి కాబట్టి ఇవి 2 ప్రాథమిక విభిన్న వర్గాలు మరియు కోర్సు యొక్క మూడవ వర్గం ప్రోగ్రామింగ్ భాషలు టైప్ చేయనివి ఇక్కడ మీకు అవసరం లేదు మీరు దానిని ఉపయోగించే వరకు విలువ యొక్క రకాన్ని పేర్కొనవద్దు ఆ సమయంలో దీన్ని ఉపయోగించి మీరు ఈ రకం అని చెబుతారు కాబట్టి రకం గణనీయంగా ప్రోగ్రామ్లో ఉండదు ఇది ప్రోగ్రామర్ మనస్సులో ఉంది కాబట్టి ఇవి ప్రోగ్రామ్ చేయడానికి మరింత కష్టతరమైన భాషలు మరియు సాధారణంగా వస్తువు ఆధారిత వ్యవస్థ ఇందులో కోడ్ చేయబడుతుందని మనము ఆశించము ఉదాహరణకు అసెంబ్లీ భాషలను తెలిసిన వారందరికీ మీరు అసెంబ్లీ భాషలలో పనిచేస్తుంటే మీరు నేరుగా బిట్ నమూనాలతో వ్యవహరిస్తున్నారని అర్థం చేసుకుంటే ఏ విధమైన అసెంబ్లీ భాష అయినా అందువల్ల ప్రత్యేకమైన రకం లేదు కాబట్టి ఇది పరిపూర్ణత కోసం ఈ అన్ టైప్ చేసిన భాషలను చేర్చడం వల్ల మనం సాధారణంగా దీనికి సూచన చేయము కాబట్టి ప్రోగ్రామింగ్ భాషల యొక్క ఈ విభిన్న రకాల వర్గీకరణను చూస్తే మనము గట్టిగా టైప్ చేసిన బలహీనంగా టైప్ చేసిన భాషలను కలిగి ఉన్నాము మరియు మనము స్టాటిక్గా టైప్ చేసి డైనమిక్గా టైప్ చేసిన భాషలను కలిగి ఉన్నాము మరియు వాటికి భిన్నమైన కలయికలు ఉన్నాయి భాషను స్థిరంగా టైప్ చేయవచ్చు మరియు గట్టిగా టైప్ చేయవచ్చు స్టాటిక్గా టైప్ చేయవచ్చు మరియు బలహీనంగా టైప్ చేసి మొదలైనవి మరియు C మిశ్రమ సరిహద్దులో వస్తుంది ఇక్కడ నేను ఎక్కువగా చెప్పినట్లుగా ఇది స్థిరంగా టైప్ చేయబడింది పాలిమార్ఫిజం కోసం అది డైనమిక్గా టైప్ చేయబడుతుంది ఎక్కువగా ఇది గట్టిగా టైప్ చేయబడింది అయితే మీరు C లో స్వచ్ఛమైన సి నిర్మాణాన్ని ఉపయోగిస్తే మీరు C యొక్క బలహీనంగా టైప్ చేసిన భూభాగంలోకి వర్తకం చేస్తారు టైపింగ్ సందర్భంలో మీరు తెలుసుకోవడం ప్రారంభించాల్సిన మరో భావనను పాలిమార్ఫిజం అంటారు పేరు ప్రకారం పాలిమార్ఫిజం ప్రాథమికంగా వాటికి ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి పాలీ అనేది ఒక భాగం ఇది చాలా మంది చెప్పే పదం మార్ఫ్ అంటే మార్పు కాబట్టి పాలిమార్ఫిజం ప్రాథమికంగా మార్పుతో పనిచేసే విధానం కాబట్టి డైనమిక్ టైపింగ్ ఇంటర్ప్లే వారసత్వంతో సంకర్షణ చెందుతున్నప్పుడు ఇది ఉనికిలో ఉంది ఇది సోపానక్రమంలో భాగంగా వారసత్వం గురించి మాట్లాడింది మనము ఒకే వారసత్వం గురించి మాట్లాడామని గుర్తుచేసుకున్నాము మనము బహుళస్థాయి వారసత్వం గురించి మాట్లాడాము కాబట్టి మీరు ఆ రకమైన ఆబ్జెక్ట్ మోడళ్లను భాషలోకి కోడ్ చేయాలనుకున్నప్పుడు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ భాషలో ఉండటానికి మాకు వారసత్వం అవసరం కానీ దానితో పాటు మీరు ఆ వారసత్వ నమూనాలో ఉన్న డైనమిక్ టైపింగ్ కూడా కలిగి ఉంటే ఒక నిర్దిష్ట వస్తువు ఏది ఏ తరగతికి చెందినది అని సంకలనం చేసే సమయం మీకు తెలియకపోతే నేను దానిని డైనమిక్గా పరిష్కరించాలి అప్పుడు మీకు అవసరం డైనమిక్ టైపింగ్ను ఉపయోగించడం మరియు మీరు కలిపినప్పుడు ఈ 2 మీకు పాలిమార్ఫిజం ఉంది C సహజంగా పాలిమార్ఫిజం కోసం చాలా బలమైన ఫ్రేమ్వర్క్ను ఇస్తుంది మరియు జావా కూడా తద్వారా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కోసం చాలా మంచి వాహనాలుగా మారుతుంది ప్రకృతిలో మోనోమార్ఫిక్ ఉన్న భాషలు ఉన్నాయి అలాంటి ప్రవర్తనను ప్రోత్సహించడానికి అనుమతించదు అవి బలంగా మరియు స్థిరంగా టైప్ చేసిన భాషలు కాబట్టి ఈ భాగాన్ని ముగించడానికి దయచేసి సంగ్రహణ పక్కన ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ యొక్క అత్యంత శక్తివంతమైన లక్షణం పాలిమార్ఫిజం అని గుర్తుంచుకోండి కాబట్టి ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ భాష తప్పనిసరిగా అందించాల్సిన 2 అగ్ర లక్షణాలు ఏమిటి అనే ప్రశ్నను మీరు ఇప్పుడు ఎదుర్కొంటుంటే వాటిలో అన్ని ఆబ్జెక్ట్ మోడళ్లను మీరు సులభంగా గ్రహించవచ్చు ఇది నంబర్ 1 అవుతుంది మీరు ఇప్పటికే అధ్యయనం చేసిన సంగ్రహణ కావచ్చు మరియు ఇప్పుడు మీరు వారసత్వ సోపానక్రమంలో రన్టైమ్లో టైప్ చేస్తున్న పాలిమార్ఫిజానికి పరిచయం అవుతున్నారు ఇక్కడ ఏమి మాట్లాడుతున్నారో మీ అందరికీ పూర్తిగా అర్థం కాకపోవచ్చు మనము ఈ కోర్సు వెంట వెళ్ళేటప్పుడు చింతించకండి మీరు ఈ పాలిమార్ఫిజం పాలిమార్ఫిక్ ప్రవర్తన మరియు వస్తువు మరియు ఆధారిత విశ్లేషణ మరియు రూపకల్పనలో దాని ఉపయోగం గురించి మాట్లాడుతారు ఇంకా మీరు ఈ సమ్మతి గురించి మాట్లాడాలనుకుంటున్నారు మనము విశ్రాంతి తీసుకొని దాని గురించి మాట్లాడుతాము